ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మనం మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ M కలిగి ఉంటే దాని నుండి వెక్టార్ పొటెన్షియల్ ను ఎలా కనుగొనాలి మరియు తరువాత మనం ఆ వెక్టార్ పొటెన్షియల్ సహాయం తో వేవ్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో చూద్దాము ఆపై మనం వాస్తవానికి సాధారణ కేసు పరిష్కారం చూద్దాము చివరి ఉపన్యాసం లో మనం మ్యాగ్నెటిక్ కరెంట్ యొక్క భావనను ప్రవేశపెట్టాము కాబట్టి J మరియు M రెండూ ఉన్నప్పుడు మాక్స్వెల్ సమీకరణాన్ని Maxwell's Equations వ్రాస్తాను అంటే ఎలక్ట్రిక్ కరెంట్ మరియు మ్యాగ్నెటిక్ కరెంట్ ఉన్నాయి నేను మాక్స్వెల్ సమీకరణం నుMaxwell's equations వ్రాయగలను కాబట్టి నేను ∇ X E jωμH M కు సమానం అని వ్రాయగలను అప్పుడు ∇ XH jω∈E J కు సమానం ∇ dot D ρe కు సమానం మరియు ∇ B ρm కు సమానం ఇది సాధారణీకరించిన మాక్స్వెల్ సమీకరణం Maxwell's Equation టైం హార్మోనిక్ కేస్ అంటే J మరియు M రెండూ టైం హార్మోనిక్ కరెంట్ లు కాబట్టి ఇప్పుడు M సున్నా కి సమానం అయినప్పుడు కేవలం J మాత్రమే ఉంటుంది కాబట్టి పైన సమీకరణం లను మనం మళ్ళీ పరిష్కరించడం లేదు కానీ J0 M≠ 0 అయినప్పుడు నేను ఈ సమీకరణాన్ని తిరిగి రాసి పరిష్కరించగలను కాబట్టి ∇ X EF jωμ M కు సమానం కానీ ఇక్కడ నుండి వాస్తవానికి ఈ పరిష్కారం వెక్టర్ పొటెన్షియల్ F పరంగా ఉంటుంది M విషయం లో మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ A ను ప్రవేశపెట్టాము అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ విషయం లో ఎలక్ట్రిక్ వెక్టర్ పొటెన్షియల్ F ను పరిచయం చేస్తాము ఇక్కడ ప్రస్తుతం M ఉంది J లేదు అనే కేసు ను పరిశీలిస్తున్నాను కాబట్టి నేను ఫీల్డ్ క్వాంటిటీ లో సబ్స్క్రిప్ట్ F ని పెడుతున్నాను కాబట్టి EF ఈ F సబ్స్క్రిప్ట్ అంటే నేను నిజానికి ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫంక్షన్ F ను పరిచయం చేస్తాను నేను దానిని నిర్వచిస్తాను అందుకే నేను ఈ M ను వ్రాస్తున్నాను మరియు నేను ∇ X HF jω∈EF ను జీరో గా వ్రాయగలనుఎందుకనగా J 0 మరియు ∇ D జీరో అవుతుంది లేదా మొదట ρe వ్రాయనివ్వండి నేను ఇప్పుడే నిరూపిస్తాను ∇ B ఖచ్చితం గా ρm అవుతుంది ఇప్పుడు M యొక్క అర్హత లను ఇస్తాను అది M ఒక టైం హార్మోనిక్ మాగ్నెటిక్ కరెంట్మరియు మొత్తం అంతా హోమోజీనియస్ ప్రాంతం కాబట్టి ఇప్పుడు కంటిన్యుటీ సమీకరణం వర్తిస్తుంది కాబట్టి నేను మొదట కంటిన్యుటీ సమీకరణాన్ని ప్రారంభిస్తాను నేను ∇ J jωρe గా రాస్తాను ఇప్పుడు J0 కాబట్టి ∇ J 0 అంటే అది ρe0 అవుతుంది కాబట్టి ρe 0 అయితే వాస్తవానికి ఈ సమీకరణాన్ని సరిదిద్దితే సున్నా కి సమానమవుతుంది మరియు ∇ D0 కి సమానమవుతుంది కాబట్టి నేను ∇ ∈EF సున్నా కి సమానమవుతుంది అని కూడా చెప్పగలనుఎలక్ట్రిక్ ఫీల్డ్మ్యాగ్నెటిక్ కరెంట్ కారణం గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైవర్జెన్స్ 0 కాబట్టిఖచ్చితంగా ఇప్పుడు నేను EF 1∊ ∇ X F ద్వారా వ్యక్తీకరించగలను కాబట్టి నేను వెక్టర్ పొటెన్షియల్ ను పరిచయం చేస్తున్నాను F ఎలక్ట్రిక్ వెక్టర్ పొటెన్షియల్ ఎందుకంటే ఈ వెక్టర్ ఫంక్షన్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ నిర్వచించబడుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఈ EF ను మాక్స్వెల్ రెండవ కర్ల్ సమీకరణం లో Maxwell's second curl equation ప్రతిక్షేపించగలను నేను ఇప్పుడు EF ను F లో వ్వ్యక్తీకరిస్తున్నాను కాబట్టి ఇది రెండవ కర్ల్ సమీకరణం కాబట్టి ఇక్కడ నేను EF ను F లో ఉంచగలను మరియు అది నాకు ∇ X HFjω∈EF కు సమానమవుతుంది ఇప్పుడు ఈ EF 1∊ ∇ XF గా వ్రాయగలను లేదా నేను ∇ X HFjωF నీ జీరో గా వ్రాయగలను కాబట్టి నేను HFjωF యొక్క కర్ల్ జీరో కనుక వీటి గ్రేడియంట్ ను స్కేలార్ ఫంక్షన్ ∇Vm అని నేను చెప్పగలను ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మైనస్ నేను ఉద్దేశపూర్వకం గా ఎన్నుకుంటున్నాను ఎందుకంటే వాస్తవానికి కర్ల్లో M నెగిటివ్ కాబట్టి దానితో సర్దుబాటు చేయడానికి మనం ఈ రెండింటి నీ ఎలక్ట్రిక్ వెక్టర్ పొటెన్షియల్ మరియు ఈ మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ ను నిర్వచనం ప్రకారం మనం నెగిటివ్ గా ఎంచుకున్నాము కాబట్టీ ఇది నేను నిర్వచించే మరో సమీకరణం ఇది మ్యాగ్నటిక్ స్కేలార్ పొటెన్షియల్ ఫంక్షన్ ఇప్పుడు దీనితో నేను EF సమీకరణం కు కర్ల్ తీసుకుంటే అప్పుడు నాకు ∇ X EF 1 ∇ X ∇ X F కు సమానం అవుతుంది మరియు అది 1∇ ∇ dot F ∇2 F వెక్టార్ ఐడెంటిటీ కి సమానం మాక్స్వెల్ మొదటి కర్ల్ సమీకరణం నుండి ∇ XEF EF యొక్క కర్ల్ విలువ నా దగ్గర ఉంది ఇక్కడ నుండి నాకు మరొకటి ఉంది కాబట్టి నేను ఈ రెండింటి నీ సమానం చేయగలను మరియు అది నాకు 1∇ ∇ dot F ∇2 F jwμHF M కి సమానం లేదా ఇక్కడ నుండి ∇2 F jωμ∈HF అనేది ∇ ∇ dot F M∈ కి సమానం ఈ సమీకరణం లో మ్యాగ్నెటిక్ స్కేలార్ పొటెన్షియల్ Vm యొక్క నిర్వచనాన్ని HF లో ఉంచగా HF ∇Vm jωF ∇2 F jωμ∈ ∇Vm jωF ∇ ∇ dot F M∈ కి సమానం దీని నుండి ∇2 F ω2μ∈F ∈M ∇ ∇ dot F ∇ jωμ∈Vm కి సమానం గాస్ కండీషన్ నుండి ∇ F jωμ∈Vm కి సమానం F ను ప్రతిక్షేపిస్తే అప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయి మనకు ∇2 Fk2F అనేది ∈M కి సమానం ఇది Fలోని అసంపూర్ణ వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణం కాబట్టి ఇది పరిష్కరించాల్సిన అవసరం ఉంది కానీ మీకు ఇది తెలుసు మనం ఈ సమీకరణాన్ని ఇంతకు ముందే పరిష్కరించాము మనం దీనిని కూడా ఇదే విధంగా కనుగొనవచ్చు కాబట్టి ఇక్కడ పరిష్కారం లభిస్తుంది ఒకసారి నేను ఈ సమీకరణాన్ని పరిష్కరించాను అంటే F ఇప్పుడు తెలిసింది కాబట్టి F తెలిసి నందున EF 1∊ ∇ X F అని నేను సులభం గా వ్రాయగలను కాబట్టి EF తెలుస్తుంది HF jωF ∇ Vm jωF ∇ ∇ dot F jωμ∈ కు సమానం అని నేను తెలుసుకో గలను సాధారణం గా నేను దీన్ని చేస్తాను అంటే HF jωF ∇ Vm అని వ్రాయవచ్చు కానీ ఒకసారి EF తెలిస్తే మాక్స్వెల్ యొక్క సమీకరణం సహాయం తో కూడా HF ను కనుగొనవచ్చు EF యొక్క కర్ల్ మీకు HF ఇస్తుంది అందుబాటులో ఉన్న పరిష్కారాన్ని బట్టి పై రెండు పద్ధతుల్లో దేనినైనా ప్రజలు ఉపయోగించవచ్చు మనం గుర్తు చేసుకుంటే మనం ఈ సమీకరణాన్ని A కొరకు పరిష్కరించాము ఇప్పుడు ఎలక్ట్రిక్ సోర్సెస్ J కొరకు మ్యాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ పరంగా ఇన్ హోమోజీనియస్ వెక్టార్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని మనం చూశాం ఇప్పటి కే మాగ్నెటిక్ వెక్టర్ పరంగా ఈ సమీకరణాన్ని చూశాము అది ∇2 Ak2A μJ కి సమానం ఇది ముందు ఇన్ హోమోజీనియస్ వెక్టార్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణం ఈ సమీకరణం మనము రెండు సార్లు పరిష్కరించాము ఒకసారి కరెంట్ ఎలిమెంట్ కోసం పరిష్కరించాము అప్పుడు అది ఇన్హోమోజీనియస్ లో భాగము అంటే అందులో సింగులారిటీ కూడా సంగ్రహించబడింది అంటే సోర్స్ కోసం చేసాము రెండోసారి లాంగ్ డైపోల్ కోసం పరిష్కరించాము కానీ ఆ రెండు సార్లు వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని స్కేలార్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణం గా సరళీకృతం చేశాము ఎందుకంటే ఆ రెండు సందర్భాలలో కరెంట్ అనేది Z డైరక్షన్ లో ఉంది అంటే అది ఒక డైరక్షన్ లో ఉన్న సోర్స్ అందుచేత వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని పరిష్కరించకుండా స్కేలార్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని పరిష్కరించాము కానీ ఇప్పుడు కరెంట్ 3 డైమెన్షనల్ మరియు ఏక పక్షంగా ఉంటే అంటే Z అనేది 3 డైమెన్షనల్ఇప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో చూద్దాం అది ఒక చిన్న భాగం అది చేయటానికి ఒక్క డయాగ్రమ్ ని గుర్తుచేసుకుందాం ఇదే ఆ చిత్ర పటము ఇందులో y x z కార్టేసియన్ కోఆర్డినేట్లు ఎందుకంటే మనం పరిష్కరించబోయే సోర్స్ కార్టేసియన్ కోఆర్డినేట్లో ఉంది కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ దగ్గర z దిశ లో కరెంట్ డెన్సిటీ Jz ఉంది అనుకుందాం J లో z భాగము మాత్రమే ఉంది అందువలన A కూడా z దిశ లో ఉంటుంది మరియు వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణాన్ని ఇలా రాయవచ్చు ∇2 Az k 2 Az μ jz కి సమానము ఇది ఒక స్కేలార్ సమీకరణం మరియు దీని పరిష్కారం ఏమిటో మనము చూసాము మనము చూసినట్లు ఒకే రకమైన డిఫరెన్షియల్ సమీకరణాలు ఒకే రకమైన పరిష్కారాన్ని ఇస్తాయి కాబట్టి Az μ4π ∭Jz e jkr r dv'కు సమానము సోర్స్ Jz ఈ సమీకరణం లో ఉంది కాబట్టి ఇది దాని పరిష్కారం ఇప్పుడు మనం z కాంపోనెంట్కు బదులుగా J కి ax భాగం కూడా ఉందని అనుకుందాం దాని అర్థం j కి ax మరియు ay భాగములు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి గా మనము దానిని పరిశీలిస్తాము ఉదాహరణకు Jx ఉందని అనుకుందాం అంటే ఇక్కడ Jx ఉంది కాబట్టి అప్పుడు మనము స్కేలార్ సమీకరణాన్ని ఇలా వ్రాయవచ్చు ∇2 Axz k 2 Axz μ jx కు సమానం దాని పరిష్కారం Ax μ4π ∭Jx e jkr r dv' కు సమానము ఇప్పుడు మనకు Ay దిశ లో కరెంట్ ఉంటే అప్పుడు మనము స్కేలార్ సమీకరణాన్ని ఇలా వ్రాయవచ్చు ∇2 Ayz k 2 Ayz μ jy కు సమానం మరియు దాని పరిష్కారం Ay μ4π ∭Jy e jkr r dv' కు సమానము ఇప్పుడు అన్నీభాగాలు ఉంటే A μ4π ∭J e jkr r dv' కు సమానము ఇది వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణం యొక్క పరిష్కారం ఇప్పుడు సోర్స్ ని ఆరిజిన్ నుండి తీసి వేసినట్టయితే ఎందుకంటే సాధారణం గా సోర్స్ అనేది వేరు వేరు స్థానముల లో ఉంటుంది అందుచేత సోర్స్ ని ఆరిజిన్ నుండి తీసివేసి ప్రధాన కోఆర్డినేట్ దగ్గర ఉంచితే అంటే ఇది మన కోఆర్డినేట్ సిస్టం xyz యొక్క డయాగ్రమ్ కానీ నా సోర్స్ ఇక్కడ ఎక్కడో ఉంది మరియు దాని కోఆర్డినేట్లు xyz అనుకుందాం ఇది నా కరెంట్ సోర్స్ ఇప్పుడు నేను పాయింట్ P వద్ద గమనిస్తున్నానని అనుకుందాందాని కోఆర్డినేట్ xyz మరియు ఇది నా r వెక్టర్ మరియు ఇది నా r' వెక్టర్ అవుతుంది కాబట్టి నా సోర్స్ నుండి అబ్జర్వేషన్ పాయింట్ P కు గల వెక్టర్ R A μ4π ∭Jx'y'z' e jkR R dv' ఇదే తరహా లో వెక్టర్ హెల్మ్హోల్ట్జ్ సమీకరణం యొక్క సొల్యూషన్ ఎలక్ట్రిక్ వెక్టార్ పొటెన్షియల్ F లో చూపించగలము అది F ∊4π ∭Mx'y'z' e jkR R dv' కు సమానము ఇప్పుడు J మరియు M లీనియర్ డెన్సిటీస్ లను సూచిస్తే ఎందుకంటే ఈ J మరియు M లను మనము కరెంట్ డెన్సిటీస్ గా అనుకున్నాము అవి ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్ గా సూచిస్తాం J మరియు M లు లీనియర్ డెన్సిటీస్ లు అనుకుంటే పర్ మీటర్ గా సూచిస్తాం అప్పుడు ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్స్ సర్ఫేస్ ఇంటిగ్రల్స్ గా మారు తాయి కాబట్టి ఆ సమయంలో A μ4π ∬Jsx'y'z' e jkR R ds మరియు F ∊4π ∬Msx'y'z' e jkR R ds' అవుతుంది ఇప్పుడు ఎలక్ట్రిక్ మరియు మ్యాగ్నెటిక్ కరెంట్ లు Ie మరియు Im ఉంటే అప్పుడు ఇంటిగ్రల్స్ అనేవి లైన్ ఇంటిగ్రల్స్ అవుతాయి కాబట్టి A μ4π ഽIex'y'z' e jkR R dl మరియు F∊4π ഽImx'y'z' e jkR R dl'కు సమానము కాబట్టి ఇప్పటి వరకు మనము పొటెన్షియల్ మరియు వాటి పరిష్కారాలు చూసాము ఇప్పుడు మనము J మరియు M రెండు ఉన్నప్పుడు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ల యొక్క పరిష్కారం ఏమిటో చూద్దాము ఎందుకంటే ముందు మనము J ఉన్నప్పుడు లేదా M ఉన్నప్పుడు మాత్రమే విడివిడిగా చూసాము కాబట్టి J మరియు M రెండూ ఉన్నప్పుడు మొదట A ని కనుగొనడం అప్పుడు J వల్ల మ్యాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ M0 అని అనుకుందాం కాబట్టి మనము పైన ఉన్న ఆ మూడు వ్యక్తీకరణలలో దేనినైనా తీసుకుందాం ఇప్పుడు వాల్యూమ్ కరెంట్ డెన్సిటీ J ఉంది అను కుంటే A μ4π ∭Jx'y'z' e jkR R dv అనేది గా వ్రాయవచ్చు తర్వాత M కారణం గా మాత్రమే F ను కనుగొనండి కాబట్టిF ∊4π ∭Mx'y'z' e jkR R dv' కు సమానము ఇప్పుడు A నుండి HA ను కనుగొనండి ఎలక్ట్రిక్ కరెంట్ మాత్రమే ఉంటే HA 1μ ∇xA కు సమానము మనకు A తెలుసు కాబట్టి HA ను కనుగొనగలము ఇప్పుడు EA ను కనుగొనండి మీకు ఇప్పటికే A తెలుసు కాబట్టి A పరంగా EA jwA jwμ∊ ∇∇ dot A గా వ్రాయవచ్చు ఇది కష్టం అను కుంటే HA నీ కనుగొన్న తర్వాత మాక్స్ వెల్ సమీకరణం ఉపయోగించి EA ని కనుగొనవచ్చు అది ∇ X HA jw∊ EA కు సమానము ఈ సందర్భంలో J0 అని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది నేను పరిశీలన పాయింట్ వద్ద చేస్తున్నాను అక్కడ J లేదు కాబట్టి మీరు మాక్స్వెల్ సమీకరణం లో J ను ఉంచండి కాబట్టి ఇక్కడ నుండి మీరు EA పొందవచ్చ కాబట్టి EA ∇ X HA jw∊ కు సమానం అవుతుంది కాబట్టి ఈ EA HA మీరు కనుగొన్నారు అదేవిధంగా F నుండి EF ను కనుగొనండి EF 1∊ ∇ X F అవుతుంది మరియు HF jwF jwμ∊ ∇∇ dot F అవుతుంది లేదా మీరు ప్రత్యామ్నాయం గా ఇలా కనుగొనవచ్చు మీరు మాక్స్వెల్ సమీకరణం నుండి కనుగొనవచ్చు మీరు కర్ల్ EF ను తీసుకొని ఇక్కడ M 0 కి సమానమని గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు సూపర్పొజిషన్ సూత్రాన్ని వర్తింపజేయండి మొత్తం రేడియేటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్E EA EF అవుతుంది అది jwA jwμ∊ ∇∇ dot A 1∊ ∇ X F అవుతుంది మీరు ప్రత్యామ్నాయ వ్యక్తీకరణ ను కలిగి ఉంటారు కానీ నేను వీటిని ఉంచుతున్నాను ఎందుకంటే తదుపరి దశ కు వెళ్లేటప్పుడు ఇది మనకు సులభం అవుతుంది అంటే ఫార్ ఫీల్డ్ దగ్గర ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకే నేను ప్రత్యామ్నాయాన్ని వ్రాయడం లేదు మరియు మీరు H ను కూడా కనుగొంటారు కాబట్టి H HA HF అవుతుంది మరియు దాన్ని మీరు ఇలా వ్రాయవచ్చు H1μ ∇xA jwF jwμ∊ ∇∇ dot F రేడియేటెడ్ ఫీల్డ్ యొక్క సాధారణ పరిష్కారం ఇప్పుడు మనకు లభించిందని మీరు చూశారు ఇక్కడ నుండి తరువాతి ఉపన్యాసంలో మనము ఫార్ ఫీల్డ్ రేడియేషన్ చూద్దాము ఎందుకంటే నియర్ ఫీల్డ్న తెలుసుకోవడానికి మనకు అంత ఆసక్తి లేదు కానీ మీరు నియర్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఖచ్చితమైన పరిష్కారం మరియు ఇక్కడ నుండి మీరు రియాక్టివ్ ఇంపెడెన్స్ మొదలైనవి కనుగొనగలరు కానీ వాస్తవానికి మనం ఫార్ ఫీల్డ్ లను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి తరువాత ఉపన్యాసంలో మనము ఫార్ ఫీల్డ్ అప్ప్రోక్సిమేషషన్ చేస్తాము మరియు మనము దీనిని సరళీకృతం చేస్తాము ధన్యవాదములు